కాబట్టి మేము ఇప్పటివరకు PML సిద్ధాంతం యొక్క ఒక విధమైన సారాంశం చూసాము ముగింపు ఏమిటంటే కోఆర్డినేట్ స్ట్రెచ్ పారామితులను మార్చడం ద్వారా నేను మాది అయిన 0 పరావర్తనలతో లాస్సి మాధ్యమాన్ని అనుకరించగలను నేను ఈ ఒక విషయాన్ని వ్యుత్పత్తిలో సరిగ్గా ఎత్తి చూపించాలనుకుంటున్నాను మేము e jωt యొక్క ఈ వ్యుత్పత్తిలో సమయ సమావేశాన్ని ఊహించాము కాబట్టి మా టైమ్ కన్వెన్షన్ e−jωt ఇది మన p jq రూపం గల s ఎంచుకోవడానికి దారితీసింది ఎందుకంటే అది e−jωt కాబట్టి స్పేస్ టర్మ్కు jkx ఉంది ఇప్పుడు నేను వ్యతిరేక టైమ్ కన్వెన్షన్ ejωt ని కలిగి ఉంటే నా s p − jq అవుతుంది సరే కాబట్టి ఇవి మీరు గుర్తుంచుకోవలసిన చాలా సులభమైన అమలు సమస్య లేకుంటే మీ కోడ్లో ఏదీ సరిగ్గా పనిచేయదని మీరు కనుగొంటారు కాబట్టి మేము ఇప్పటివరకు PML గురించి చర్చించినది నేను దానిని ఎలా సరిగ్గా అమలు చేస్తాను అనే దానితో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి చివరకు తర్వాత ఈ సిద్ధాంతాన్ని పూర్తి చేసిన ప్రతిఫలం ఏమిటంటే నేను నా పద్ధతిలో ఎలా అమలు చేస్తాను కాబట్టి మేము తదుపరి దాని గురించి మాట్లాడబోతున్నాము కాబట్టి దానిని FDTD లోకి అమలు చేయడం మరియు వాస్తవానికి ఇది చాలా సులభం అని తేలింది మాక్స్వెల్ సమీకరణాన్ని కొద్దిగా భిన్నంగా చూడటంపై ఆధారపడి ఉంటుంది ఎందుకనగా ఆ కోఆర్డినేట్ స్ట్రెచింగ్ పారామీటర్ తిరిగి చూడడం ద్వారా మాక్స్వెల్ సమీకరణంలో కనిపించింది కాబట్టి మళ్ళీ ఒక సాధారణ పునఃపరిశీలన మనకు సహాయం చేస్తుంది కాబట్టి మనం ఒక చిన్న ఉపాయం చేద్దాం కాబట్టి మా సాధారణ మాక్స్వెల్ సమీకరణాలు ఉపయోగపడే విధంగా వాటిని తిరిగి వ్రాస్తాము కాబట్టి ఉదాహరణకు H యొక్క కర్ల్ కాబట్టి దానిని విస్తరింపజేద్దాం కాబట్టి xˆ భాగం అన్ని నిబంధనలు ఉండబోతున్నాయి అది మొదటి పదం అయిన తర్వాత నా దగ్గర yˆ పదం ఉంది అది ∂Hx∂z −∂Hz∂x ఉంటుంది ఆపై ఒక zˆ భాగం అది ∂Hy ∂x ∂Hx ∂y కలిగి ఉండాలి మేము కర్ల్ వ్రాసే సాధారణ మార్గం ఇది ఇప్పుడు మేము మా మాక్స్వెల్ సమీకరణాలను పునర్నిర్వచించినప్పుడు మీకు గుర్తుంటే మేము ఈ కోఆర్డినేట్ స్ట్రెచింగ్ పారామితులను పొందాము నేను ∇e లేదా ∇h ను పునర్నిర్వచించినప్పుడు అవి xˆ yˆ zˆ తో లేదా వేరే ఏదో వాటితో ఉన్నాయా నేను వాటిని ఎలా పునర్నిర్వచించాను అవును అయితే ఇది ఏ పదానికి సంబంధించినది పాక్షిక ఉత్పన్నాల పదం సరైనది కాదు యూనిట్ వెక్టర్ నిబంధనలు సరైనవి కాబట్టి ఉదాహరణకు కాబట్టి నేను ఇక్కడ నుండి చేయగలిగేది సాధారణ పాక్షిక ఉత్పన్న పదాలను సంగ్రహించడం సరే కాబట్టి అది చూడటానికి మరొక విషయాన్ని చూద్దాం కాబట్టి నేను మిమ్మల్ని xˆ × H అంటే ఏమిటి అని అడిగాను కాబట్టి xˆ × H ఉంటుంది నేను ఇక్కడ నుండి ఏమి పొందగలను ఒక zˆ మరియు ఒక yˆ మాత్రమే ఉంది కాబట్టిz Hy అవుతుంది మరియు నేను ఒక yˆHz పొందుటకు వెళ్ళిపోతున్నాను ఎగువ వ్యక్తీకరణలో ఎక్కడైనా ఇలాంటి పదాన్ని మీరు గుర్తించారా ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తుందా నా ఉద్దేశ్యం ఏమిటి కాబట్టి ఈ వాటికి సాధారణమైనది ఏమిటి కాబట్టి ఇక్కడ కామన్ గా ఉన్నది ఏది x కి సంబంధించి పాక్షిక ఉత్పన్నం విద్యార్థి x ∂∂x ఇక్కడ ప్రతిచోటా కనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని ఇలా తిరిగి వ్రాయగలను కాబట్టి ∇ × H నేను ఇప్పుడు ∇ × H∂ ∂x xˆ × H ∂∂y yˆ× H ∂∂z zˆ × H తిరిగి వ్రాయగలను ఉజ్జాయింపులు లేవు ఇది మళ్లీ వ్రాయడం మాత్రమే కాబట్టి పైగా ఇక్కడ ఏకాంశ సదిశ xˆ yˆ zˆ పరంగా రాయబడింది ఇప్పుడు నేను తిరగరాస్తున్నాను కాబట్టి ఇది యూనిట్ వెక్టార్ మరియు ఇది నేను పాక్షిక ఉత్పన్నాలను సరిగ్గా సమూహపరచాను కాబట్టి నేను దీన్ని ఎందుకు చేస్తాను ఎందుకంటే ఇది ఇప్పుడు నా కోఆర్డినేట్ స్ట్రెచింగ్కు సులభమైన వివరణ ఇవ్వబడుతుంది కాబట్టి ∂∂x ని 1Hx లేదా 1Ex తో గుణించవచ్చు కాబట్టి ఇది ఇప్పుడు దానిని చూడటానికి మాకు అనుమతిస్తుంది కాబట్టి ఉదాహరణకు FDTDగా అమలు చేయడానికి సరిపోల్చడానికి లాస్సి మీడియా తో ఎలా వ్యవహరించాలో మీకు ఇప్పటికే తెలిసిన దాన్ని మేము ఉపయోగిస్తాము కాబట్టి ఈ సమీకరణం 1ని ఉంచుదాం అని చెప్పినప్పుడు మేము దానిని హోల్డ్లో ఉంచుతాము మరియు లాస్సీ మీడియా వద్ద పోలికను తదుపరి రూపాన్ని చూస్తాము మరియు మేము చాలా సరళమైనదాన్ని ఉపయోగిస్తాము మరియు ఓం యొక్క నియమానికి ముందు మనం ఇప్పటికే చేసిన ఓం యొక్క నియమాన్ని ఉపయోగిస్తాము విద్యార్థి J JE కాబట్టి అక్కడ నా దగ్గర ఏమి ఉంది కాబట్టి ∇ × HJ ∂D∂t ఇది మాకు తెలుసు మరియు ఇది అయ్యింది కాబట్టి ∇ × HJ ∂D∂tEj ωε0εrE వ్రాయగలను నేను తిరిగి దీనిని నేను సంక్లిష్ట పర్మిటివిటీ పరంగా వ్రాస్తాను కాబట్టి నేను దీన్ని ∇ × Hj ωε0εr − jσωε0E అని వ్రాయగలను కాబట్టి దీనిని మనం ఇంతకుముందే చూసినట్లు మనం దీనిని ε అని పిలుస్తాము మనం ఊహించినట్టు మనం లాస్సీ మీడియంకి రీకోట్ల ను తీసుకోవడం ఎందుకు అంటే కోఆర్డినేట్ స్ట్రెచింగ్తో కూడిన PML అనేది అన్ ఐసోట్రోపిక్ మీడియా లాంటిదని మేము ఇప్పటికే వివరణ ఇచ్చాము కాబట్టి మనకు ఇప్పటికే తెలిసిన దాన్ని ఇక్కడ సరే ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ∇ × H మాక్స్వెల్ సమీకరణాల ద్వారా సమానంగా ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ ఈ సంబంధం ఉంది నేను ఇక్కడ వ్రాసిన ఈ సమీకరణం 1ని ఇప్పుడు ఉపయోగించగలను కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్తో కూడిన ఈ నిబంధనలన్నీ స్కేలర్లు సరైనవి కాబట్టి ఈ వెక్టార్ ఇక్కడ ఉంది ఈ 3 పదాలలో ప్రతి ఒక్కటి వెక్టర్ దిశ అని మీరు అంగీకరిస్తారా అంటే అది H ఎక్కడ అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను ఈ మొత్తం తిరిగి వ్రాయగలను నేను దీన్ని 3 వెక్టర్స్ పరంగా Esx Esy Esz అని వ్రాయగలను కాబట్టి నేను చెప్పేదేమిటంటే సమీకరణం 1కి 3 వెక్టర్లు ఉన్నాయి దానికి 3 వెక్టర్లు ఉన్నాయి ఈ నిబంధనలలో ఒక్కొక్కటి 1 2 3 ఈ 3లో ఒక్కొక్కటి 1 వెక్టర్ మరియు ∇ × H చివరకు మాక్స్వెల్ సమీకరణాల ప్రకారం సమానంగా ఉంటుంది ఈ పదానికి విద్యుత్ క్షేత్రం కూడా 3 వెక్టర్లను కలిగి ఉంటుంది కాబట్టి నేను ఈ 3 వెక్టర్లను నిర్వచిస్తున్నాను కాబట్టి Esx ఉదాహరణకు నిర్వచనం ఏమిటి ఇది నేను ప్రవేశపెట్టిన కొత్త నిర్వచనం ఇది Esx jωε0 ε′ ∂∂x xˆ × H కి సమానం అవుతుంది ఇది నా నిర్వచనం నేను అలా చేయగలనా కాబట్టి నేను ఎలెక్ట్రిక్ ఫీల్డ్ను 3 వెక్టర్స్గా Esx Esy Esz గా విడదీసినట్లు నిర్వచించాను కాబట్టి మంచి పాయింట్ ఈ వెక్టర్స్ Esx Esy Esz అవి xˆ yˆ zˆ తో పాటు లేవు అవి 3 ఏకపక్ష ఆదేశాలతో పాటు ఉన్నాయి ఆ 3 ఏకపక్ష దిశలు ఏవి ఉన్నాయి అవి యూనిట్ వెక్టర్స్ xˆ× H ద్వారా ఇవ్వబడ్డాయి నేను వెక్టర్ను నాకు కావలసిన 3 ఆర్తోగోనల్ దిశల్లోకి విడదీయగలను కాబట్టి ఇవి xˆ× H yˆ × H zˆ × H గా నిర్వచించబడిన xˆ yˆ zˆ 3 ఏకపక్ష దిశలతో పాటు లేవు కాబట్టి ఇప్పటివరకు నేను మాక్స్వెల్స్ సమీకరణాలను మరియు PML యొక్క లాసి మీడియా ను తిరిగి అర్థం చేసుకోవడం తప్ప కొత్తగా ఏమీ చేయలేదు ఎలాంటి ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పుడు తదుపరి మేము PMLని ఎలా అమలు చేయాలో చూద్దాం కాబట్టి ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా